పునఃస్వాగతం సాంప్రదాయ ఉపన్యాసం నుండి విద్యార్థులకు నేర్చుకోవడంలో సహాయపడటం అనే అంశాన్ని చూస్తున్నాము మునుపటి ఉపన్యాసంలో ఉపన్యాసం యొక్క కొన్ని అంశాలను మేము చూశాము మరియు ఉపన్యాసం నేర్చుకోవటానికి చాలా మంచి సాధనంగా ఎలా ఉపయోగపడ్తుందో అదే సమయంలో సరిగ్గా లేకపోతే విఫలమవ్తుంది ఉపన్యాసం ఎలా చేయాలో మరియు మొదలైన వివిధ అంశాలను నేను మీకు చెప్పాను మీకు కొంత ప్రదర్శన ఇచ్చిన తరువాత ఉపన్యాసం యొక్క ప్రయోజనాలను మనం చూశాము ఉపన్యాసం యొక్క ప్రతికూలతలు కూడా చూశాము మరియు కంటెంట్ గురించి ఉపన్యాసంలో మనం ఏమి చేయాలి ప్రతి ఉపన్యాసం ఒక ప్రదర్శన అని తెలుసుకున్నాము మీరు ఉపన్యాసం చేసేటప్పుడు పనితీరు మెరుగుపరుచుకోవడం ఉపన్యాసం యొక్క ఇతర అంశాలు మరియు విద్యార్థులతో సత్సంబంధాన్ని ఏర్పర్చుకోవడం గురించి వివరించాను ఆపై నేను చివరకు కథ చెప్పడం ఉపన్యాసంలో ఒక ముఖ్యమైన అంశం అని తెలిపాను మరియు అదే విషయాన్ని ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం కొనసాగించబోతున్నాం ప్రతిదీ ఉపన్యాసంలో కథగా ఉండాలి మీరు ఏమి నేర్పించినా విద్యార్థులు దానిని సులభంగా అర్థం చేసుకోగలగాలి మీకు ప్రారంభంలో కొంచెం కొత్తగా అనిపించవచ్చు కాని నేను దానిని మీకు ప్రదర్శిస్తాను దయచేసి కొంచెం ఓపిక పట్టండి మొదట సిండ్రెల్లా చూద్దాం వాస్తవానికి ఇది నేను చేసిన ప్రయోగo నా M Tech తరగతిలోని విద్యార్థులను సిండ్రెల్లా కథ రాయమని లేదా సిండ్రెల్లా కథ గురించి మాట్లాడమని కొరాను మరియు ఇది ప్రజలు కథను వివరించే ఒక సాధారణ మార్గం సిండ్రెల్లా ఎర్రటి పాదరక్ష ఉన్న అమ్మాయి రెడ్ పాదరక్ష ఒక ప్రధాన గుర్తు ప్రిన్స్ ఆమెను ఆ షూతో కనుగొన్నారు పోగొట్టుకున్న షూతో ఆమె విందుతోడినాట్యానికి వెళ్ళింది ఒక దివ్య దేవత ఆమెకు సహాయం చేసింది దేవత గుమ్మడికాయను రథంగా మరియు ఎలుకలను గుర్రాలుగా మార్చింది అర్ధరాత్రి లోపు ఆమె ఇంటికి తిరిగి రావలసి ఉంది లేదా ఏదైనా హాని జరుగుతుంది ఆమెకు దుష్ట సవతి తల్లి మరియు సవతి సోదరీమణులు ఉన్నారు ఇలా కధ సాగుతుంది tech తరగతిలో నా విద్యార్థులు లేదా M tech తరగతిలో ఉన్న ఒక సగటు విద్యార్థి చాలా సంవత్సరాల క్రితం సిండ్రెల్లా గురించి వివరించారు మీరు ఈ పద్ధతిలో సిండ్రెల్లా కథ వింటున్నారని ఊహించండి మీరు ఏదైనా అర్థం చేసుకుంటారా ఇది అద్భుత కథ తల్లిదండ్రులు సిండ్రెల్లా చదివినప్పుడు పిల్లలు నిద్రపోతారు కాని వారు ఆ కధను అంతర్గతం చేసుకుంటారు కథను పూర్తిగా అర్థం చేసుకుంటారు మీరు సిండ్రెల్లాకు ఇలా చెబితే ఎవరైనా అర్థం చేసుకుంటారా ఇప్పుడు దీనిని ఉపన్యాసాలలో చేసినదానితో పోల్చండి చాలా ఉపన్యాసాలలో సమాచారం ప్రదర్శించబడే మార్గం ఇదే అని నేను దృఢ విశ్వాసంతో చెప్పగలను ఎందుకంటే నేను ప్రయోగాలు చేశాను నమూనాలను తీసుకున్నాను మరియు మొదలగునవి అక్కడ వివిధ వాక్యాల మధ్య ఎటువంటి సంబంధం లేదు మరియు కధ చెప్పాల్సిన తీరు ఇది కాదు నేను ఇప్పుడు నా పూర్వ పత్రాలలోని కొన్ని భాగాలని చదువుతాను ప్రచురించిన చందమామ కథ పొందికైన ప్రదర్శనకు ఉత్తమ ఉదాహరణ పొందికైన ప్రదర్శన గురించి మనం ఇక్కడ నొక్కిచెప్పడం ప్రదర్శన ప్రజలు అర్థం చేసుకునే విధంగా ఉండాలి ఒక పిల్లవాడు తల్లిదండ్రులు చదివే చందమామ కథను వింటాడు మరియు నిద్రపోతూ కూడా కథను అర్థం చేసుకుంటాడు అయితే చందమామ కథల కథనం మరియు శాస్త్రీయ కథనం మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది శాస్త్రీయ కథనం అంటే మనమందరం బోధించే కోర్సులు మరియు మొదలగునవి అది ఎక్స్టర్నల్ మరియు అంతర్గత సమయాల భావన ఎక్స్టర్నల్ సమయం ఒక చందమామ కథ చెప్పటానికి వాస్తవ ప్రదర్శన కోసం తీసుకున్న సమయాన్ని సూచిస్తుంది అంతర్గత సమయం కథను కలిగి ఉన్న సంఘటనల క్రమం యొక్క వ్యవధిని సూచిస్తుంది ఉదాహరణకు ఒక వ్యక్తి సిండ్రెల్లా కథను 15 నిమిషాల్లో వివరిస్తే ఎక్స్టర్నల్ సమయం 15 నిమిషాలు కానీ ఇంటర్నల్ సమయం సిండ్రెల్లా కథలో వివరించిన కొన్ని సంవత్సరాలు చందమామ కథల కథనం మరియు శాస్త్రీయ కథనం రెండింటికీ ఎక్స్టర్నల్ సమయం సంబంధితమైనప్పటికీ ఇంటర్నల్ సమయం బహుశా నేపథ్య విభాగంలో మరియు పరిశోధన పత్రాలు రాసేటప్పుడు తప్ప సాధారణంగా శాస్త్రీయ కథనంలో ఉండదు ఇంటర్నల్సమయం యొక్క కాలక్రమానికి బదులుగా మీరు పత్రాలు వ్రాసేటప్పుడు వాస్తవాలు రేఖాచిత్రాలు పట్టికలు ఉత్పన్నమైన సమాచారం చర్చ వంటి శాస్త్రీయ సమాచారం యొక్క తార్కిక క్రమం ఉంటుంది ఉపన్యాసాలలో అదే విషయం మరింత ప్రాధమిక కోణంలో ఉండాలి ఎందుకంటే ఇది ప్రాథమిక సమాచారం ఇది ఉండాలి ఇప్పుడు నేను మీకు ఒక కథ యొక్క ఉదాహరణ ఇవ్వబోతున్నాను ఇది నేను నేర్పే కోర్సులలో ఒకటి విషయాలు ప్రదర్శించబడే విధానంపై మీరు శ్రద్ధ వహించాలని నేను కోరుకుంటున్నాను మీకు తెలియకపోతే సమాచారం కూడా ఆసక్తికరంగా ఉంటుంది మరియు మీరు విద్యార్థుల స్థానంలో ఉండి విభిన్న విషయాలు ఎలా ఉన్నాయో చూడాలని నేను కోరుకుంటున్నాను మరియు ఇది ఎల్లప్పుడూ మంచిది నేను ఇంతకు ముందే ఈ విషయాన్ని ప్రస్తావించాను తరగతిలో సగటు కన్నా తక్కువ స్థాయిలో ఉన్న విద్యార్థికి పూర్తిగా సౌకర్యవంతంగా ఉండేలా ప్రారంభించడం ఎల్లప్పుడూ మంచిది అది ప్రారంభించాల్సిన స్థాయి ఈ ప్రత్యేక విషయంలో నేను చేయటానికి ప్రయత్నిస్తున్నది ప్రాథమిక జీవఅణువులు నాలుగు ప్రాథమిక జీవ అణువులు ఉన్నాయి నేను లిపిడ్లు అని పిలువబడే దాని గురించి మాట్లాడబోతున్నాను జీవ అణువులలో ఒక జాతి లిపిడ్లు చాలా ముఖ్యమైన జీవఅణువులని మరియు లిపిడ్ల జీవఅణువుల యొక్క నాలుగు ముఖ్యమైన జాతులలో ఒకటి లిపిడ్ల నీటిలో కరగనివి సేంద్రీయ ద్రావకాల ద్వారా కరిగే సమ్మేళనాలు మరియు మొదలగునవి ఇది చాలా పొడిగా ఉంది ఇది ప్రజలు లేదా విద్యార్థులకు మీ మాట వినడానికి లేదా మీ నుండి నేర్చుకోవడానికి కూడా తగినంత ప్రేరణను ఇవ్వదు వారు బహుశా ఒక చెవితో విని మరొ చెవితో బయటకు వదిలేస్తారు అదే సమాచారాన్ని ఒక కథతో ఒక సందర్భంలో ప్రదర్శిస్తే ఇంకా చాలా మంచిది మీకు చాలా చిన్న కథను చాలా త్వరగా చెప్తాను నేను ఎక్కువ సమయం తీసుకోను నేను మొదట బయో అంటే ఏమిటో ప్రదర్శిస్తాను వాస్తవానికి నేను మీకు లిపిడ్లను కథ ద్వారా నేర్పించబోతున్నాను మీరు విద్యార్థులు అని అనుకోండి బయోరియాక్టర్ అంటే ఏమిటి వీరంతా ఇంజనీరింగ్ విద్యార్థులు కాబట్టి మీకు ఇంజనీరింగ్ వారి మనస్సు తెలుసు కాబట్టి నేను వారికి బయోరియాక్టర్ ఇస్తున్నాను బయోరియాక్టర్ ఒక పాత్ర బయో ప్రొడక్ట్స్ తయారుచేసే పాత్ర మీరు నెట్లో ఈ రెండు చిత్రాలను చూడవచ్చు నేను వాటిని ఇక్కడ చూపించలేను బయోరియాక్టర్ అంటే ఏమిటో చూడటానికి మీరు ఆ చిత్రాలను నెట్లో చూడవచ్చు బయోప్రాసెస్ అనేది జీవ పదార్ధాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించేది ఇది రెండు ప్రధాన అంశాలను కలిగి ఉంది - బయోరియాక్టర్ అంశాలు మరియు దిగువ ప్రాసెసింగ్ అంశాలు ముడి పదార్థం బయోరియాక్టర్లోకి ప్రవహిస్తుంది ఇది బయోరియాక్టర్లోని సూక్ష్మజీవి లేదా బయోఇయాక్టర్లోని ఎంజైమ్ ద్వారా పనిచేస్తుంది సూక్ష్మ జీవి పెరగడానికి పోషకాలు అందించబడతాయి మరియు బయటకు వచ్చేది ఉత్పత్తి సూక్ష్మజీవి మరియు ఇతర పదార్థాలు మీరు ఉత్పత్తిపై మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నారు మరియు అందువల్ల మీరు ఉత్పత్తిని అన్ని ఇతర విషయాల నుండి వేరుచేయడం లేదా శుద్ధి చేయడం ఇష్టపడతారు మరియు శుద్ధి చేయబడిన ఉత్పత్తిని పొందే వరకు డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ దశల ద్వారా సాధించవచ్చు ఇప్పుడు కణాలు బయోరియాక్టర్లో షియర్ లోబడి ఉంటాయి షియర్ అంటే ఏమిటో మీకు తెలుసా నేను మొదటి రెండవ సంవత్సరం విద్యార్థులతో మాట్లాడితే వారు ఇంజనీరింగ్ విద్యార్థులు ఏదైనా ఇంజనీరింగ్ వారు ఇంకా షియర్ గురించి చాలా నేర్చుకోవాలి కాబట్టి వారికి సరైనది తెలియదు కాబట్టి షియర్ అంటే ఏమిటి షియర్ అర్థం చేసుకోవడానికి చప్పతి పిండి బంతిని పరిశీలిద్దాం నేను దీన్ని క్లుప్తంగా చెప్తాను మీకు తెలుసా మీరు వేరే ప్రేక్షకులు అని నాకు తెలుసు నేను దీనిని క్లుప్తంగా చెప్తాను కాని నేను ఏమి చేస్తున్నానో మీకు ఒక ఆలోచన వస్తుంది మన అరచేతుల మధ్య చప్పతి పిండి బంతిని పరిశీలిద్దాం మీరు దానిని కొద్దిగా నొక్కి వాటిని వ్యతిరేక దిశల్లోకి తరలించినప్పుడు బంతికి ఏమి జరుగుతుంది బంతి వక్రీకరిస్తుంది అరచేతులు వ్యతిరేక దిశల్లోకి వెళ్ళినప్పుడు మన అరచేతుల ద్వారా షియర్ శక్తుల కారణంగా బంతి వక్రీకరిస్తుంది మరో మాటలో చెప్పాలంటే పిండి బంతితో రెండు అరచేతుల మధ్య సాపేక్ష వేగం ఉంది దీని ఫలితంగా కోత ప్రభావాలు ఏర్పడ్డాయి బయోరియాక్టర్లోని ద్రవ వాతావరణంలో వేగం ప్రవణతలు వంటి సాపేక్ష వేగాలు ఉన్నాయిసమృద్ధిగా ఇది కణంపై కోత ప్రభావాలను కలిగిస్తుంది ఇప్పుడు మీ వద్ద స్టీల్ బoతి పిండిముద్ద బoతికి బదులుగా ఉంటే స్టీల్ బoతికి ఏమీ జరగదు ఎందుకంటే ఉక్కు బంతి యొక్క సూక్ష్మ నిర్మాణం పిండి బంతికి చాలా భిన్నంగా ఉంటుంది అందువల్ల సూక్ష్మదర్శిని లేదా సబ్మిక్రోస్కోపిక్ భాగాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి పదార్థాల లక్షణాలను నిర్ణయిస్తాయి కాబట్టి మనకు బయోరియాక్టర్లో కణాలు ఉంటే అవి షియర్కి గురి అవుతాయి కాబట్టి బయోరియాక్టర్లోని కణాలలో షియర్ వల్ల ఏమి ప్రభావితమవుతుంది కణాలే కదా ఉత్పత్తిని తయారు చేస్తాయి మొదటి అంచనా సెల్ ఎన్వలప్ అవుతుంది కణాన్ని కప్పి ఉంచేది ప్రభావితమవుతుంది అది మొదటి కేసు అవుతుంది మరియు సెల్ ఎన్వలప్ సెల్ గోడ మరియు కణ పొరను కలిగి ఉండవచ్చు నేను దీనిని దాటవేస్తునాను ఇది చాలా సమయం పడుతుంది నేను సెల్ గోడ గురించి సెల్ పొర గురించి కూడా మాట్లాడతాను దాని గురించి చింతించకండి ఇప్పుడు ఒక సెల్ గోడ మేము ఇక్కడ సెల్ మెంబ్రేన్ గురించి మాట్లాడుకుందాము ఈ సెల్ మెంబ్రేన్ లేదా దీనిని ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా పిలుస్తారు ఇది సూక్ష్మదర్శినిలా ఎలా కనిపిస్తుంది ఇది ప్రభావితమయ్యే మొదటి విషయాలలో ఒకటి ఇది సూక్ష్మదర్శిని వలె ఎలా కనిపిస్తుంది అది ఒక చిత్రం ఇది మన స్వంత కళాకారులలో ఒకరు గీసిన సెల్ మెంబ్రేన్ యొక్క చిత్రం మీకు ఇక్కడ లిపిడ్లు మరియు ప్రోటీన్లు పొందుపరచబడ్డాయి ప్రోటీన్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి లిపిడ్లు ఎరుపు మరియు నలుపు రంగులలో చూపబడాయి ఇది పొర యొక్క సాంగర్ మరియు నికల్సన్ నిర్మాణం దీనిని ద్రవ మొజాయిక్ మెంబ్రేన్ అంటారు మెంబ్రేన్ సెల్ మెంబ్రేన్ లిపిడ్లు మరియు ప్రోటీన్ల ద్రవం మొజాయిక్ మిశ్రమం అది 70 వ దశకంలో వారు వేసిన నిర్మాణం అందువల్ల ఇది ద్రవ మొజాయిక్ కనుక షియర్ చాలా తేలికగా మెంబ్రేన్ ముక్కలు చేస్తుంది మరియు క్షీరద కణాలు వంటి కొన్ని కణాలకు సెల్ గోడ ఉండదు ప్లాస్మా మెంబ్రేన్ బయోరియాక్టర్లోని షియర్ యొక్క వాతావరణానికి ప్రత్యక్షంగా బహిర్గతమవుతుంది మరియు అందువల్ల కణ గోడ ఉన్న కణాల కన్నా అవి షియర్కి ప్రభావితమవుతాయి కాబట్టి మేము ఇక్కడ లిపిడ్లు మరియు ప్రోటీన్ల గురించి మాట్లాడాము మొదట లిపిడ్లనుచూద్దాం లిపిడ్లు అంటే ఏమిటి మొదట మనం అధికారిక నిర్వచనాన్ని చూద్దాం లిపిడ్లకు చాలా అస్పష్టమైన నిర్వచనం బహుశా జీవశాస్త్రంలో మనం చూసే అస్పష్టమైన నిర్వచనం లిపిడ్లు నీటిలో కరగని అణువులు ఇవి క్లోరోఫామ్ వంటి సేంద్రీయ ఘనపదార్థాలలో అధికంగా కరుగుతాయి ఇది నిర్వచనం ఉదాహరణకు ఇది లిపిడ్ మీరు ఇక్కడ గ్లిసరాల్ మూడు కార్బన్ ఆల్కహాల్ మల్టీ ఆల్కహాల్ వెన్నెముక కలిగి ఉన్నారు మరియు మీరు ఈ కొవ్వు ఆమ్లాన్ని దీనికి జత చేస్తారు ఇక్కడ ఒక ఆమ్లంతో పొడవైన గొలుసు కార్బన్ అణువు జత చేస్తారు ఇది లిపిడ్ యొక్క ఉదాహరణ దీనికి ఒక హైడ్రోఫోబిక్ భాగం మరియు ఇక్కడ ఒక హైడ్రోఫిలిక్ భాగం ఉంది మీరు ఈ మూడు OH లను ఇక్కడ భర్తీ చేస్తే ఇది గ్లిసరాల్ అణువు ఈ ఆక్సిజన్ ఇక్కడ ఉన్న కొవ్వు ఆమ్లంతో చేరింది నీటిని తొలగించే పాల్మిటిక్ ఆమ్లంతో జతచేయబడింది ఇది జరుగుతుంది సంగ్రహణ ప్రతిచర్య ఇది వచ్చి తనను తాను జతచేస్తుంది మరియు మీరు ఈ మూడింటినీ జత చేస్తే కొవ్వు అని పిలవబడేదాన్ని మీరు పొందుతారు బరువు అంశాలలో ప్రధాన అపరాధి మరియు మొదలగునవి అది ఈ అణువు తప్ప మరొకటి కాదు మీకు ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ మూడు ఈస్టర్ లింకేజీలు ఉన్నపుడు స్టీరిక్ ఆసిడ్ C18 పొడవైన కొవ్వు ఆమ్లం గొలుసు ఇది వెన్న తప్ప మరొకటి కాదు మధ్యలో ఒక డబుల్ బంధంతో ఒలేయిక్ ఆసిడ్ C18 మీ నూనె అవుతుంది నూనె ప్రధానంగా ఒలేయిక్ ఆమ్లం C18 తప్ప మరేమీ కాదు 18 కార్బన్ అణువుల మధ్య ఒక డబుల్ బంధంతో ఉంటుంది కాబట్టి మెంబ్రేన్ యొక్క నిర్మాణం మీరు ద్రవ మొజాయిక్ మోడల్ను పరిశీలిస్తే మీకు ఇక్కడ చాలా లిపిడ్లు చుట్టూ తేలుతూ ఉంటాయి మరియు ఒక నిర్దిష్ట పద్ధతిలో చుట్టూ తేలుతున్నాయి మరియు మీకు ఇక్కడ మరియు అక్కడ ప్రోటీన్లు ఉన్నాయి మనం ప్రవేశించని పొరను తయారుచేసే అనేక ఇతర విషయాలు మీరు ఇక్కడ మెంబ్రేన్ యొక్క నిర్మాణాన్ని వివరిoచే వీడియోలను చూడవచ్చు ఇప్పుడు మీకు ఇక్కడ లిపిడ్లు ఉన్న పొర యొక్క రెండు డైమెన్షనల్ కోణాన్ని చూద్దాం మరియు మీరు దానిలో కొంత భాగాన్ని పేల్చివేస్తే ఇది ఇలా కనిపిస్తుంది ఇది హైడ్రోఫిలిక్ ఎండ్ హైడ్రోఫోబిక్ తోక కావచ్చు మీకు ఈ వైపు నీరు ఉంది అది ఇక్కడ నీలం మీకు ఈ వైపు నీరు ఉంది ఇక్కడ నీలం మెంబ్రేన్ యొక్క మౌళిక అంశం ఎలా కలిసి ఉందో మీరు చూస్తారు ఇవి ఇక్కడ లిపిడ్లు కాబట్టి ఇవి మెంబ్రేన్ను కలిగి ఉంటాయి ఫాస్ఫోలిపిడ్లు గ్లైకోలిపిడ్లు మరియు కొలెస్ట్రాల్ కొంతకాలం క్రితం విలన్ అయిన కొలెస్ట్రాల్ అనే ప్రసిద్ధ విషయం మీకు తెలుసు సహజ పొరలో సంభవించే ప్రధాన రకమైన లిపిడ్లు ఇవి మరియు నేను నిర్మాణం గురించి చర్చించాను మరియు మొదలగునవి లేదా కనీసం నిర్మాణాన్ని ప్రస్తావించాను ఆపై మెంబ్రేన్ లక్షణాలకు రండి మెంబ్రేన్లో ఉన్న లిపిడ్లు షియర్ సున్నితత్వాన్ని ఎలా నిర్ణయిస్తాయి మేము బయోరియాక్టర్ వాతావరణంలో ప్రారంభించిన కథ అది రెండు లిపిడ్ బైలేయర్లను పరిశీలిద్దాం ఒకటి ఫాస్ఫోగ్లిజరైడ్స్తో స్టెరిక్ ఆమ్లం మాత్రమే కలిగి ఉంటుంది సరళ గొలుసు C18 మరొకటి ఒలేయిక్ మరియు స్టెరిక్ ఆమ్లాలు కలిగిన ఫాస్ఫోగ్లిజరైడ్లతో రూపొందించబడింది కాబట్టి రెండు స్టెరిక్ ఆమ్లాలు ఇక్కడ హైడ్రోఫిలిక్ ముగింపుతో నేరుగా ఉంటాయి అయితే ఒలేయిక్ ఆమ్లం మరియు స్టెరిక్ ఆమ్లం ఒలేయిక్ ఆమ్లం ఇక్కడ డబుల్ బంధాన్ని కలిగి ఉంటాయి మరియు అందువల్ల ఒక మలుపు ఏర్పడింది మరియు అందువల్ల మీకు ఇక్కడ ఒక స్టెరిక్ ఆమ్లం మరియు ఒక ఒలేయిక్ ఆమ్లం ఉన్నాయి మీరు గమనిస్తే మీరు వాటిని కలిసి ప్యాక్ చేసినప్పుడు దీనితో పోలిస్తే ఇది చాలా చిన్న ప్రాంతాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మీరు రెండు స్టెరిక్ ఆమ్లాలు కలిగిన లిపిడ్లను ప్యాక్ చేస్తే అది గట్టిగా ప్యాక్ చేయబోతోంది మీరు స్టెరిక్ మరియు ఒలేయిక్ ఆమ్లం రెండింటినీ కలిగి ఉంటే అక్కడ ఉన్న లిపిడ్ల యొక్క ప్రాథమిక స్వభావం కారణంగా ఇది వదులుగా ప్యాక్ చేయబోతోంది కాబట్టి ఇది అధిక పొర ద్రవాన్ని కలిగి ఉంటుంది వదులుగా ప్యాక్ అయిన ఈ రకమైన పొరతో పోలిస్తే షియర్ దానిని ముక్కలు చేయడం సులభం కాదు అందువల్ల ఇది అధిక మెంబ్రేన్ ద్రవాన్ని కలిగి ఉంటుంది మరియు అందువల్ల వదులుగా ప్యాక్ చేసిన నిర్మాణాలు మరింత షియర్ సున్నితంగా ఉంటాయి కణాలను షియర్కు మరింత బలంగా మార్చాలని మేము అనుకుందాం అప్పుడు మనం వివిధ పనులు చేయాలి కణంలో లిపిడ్లు ఎలా తయారవుతాయో కణంలో తయారయ్యే లిపిడ్లను ఎలా సవరించవచ్చో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మెంబ్రేన్ ఒక నిర్దిష్ట రకమైన లిపిడ్లతో కూడి ఉంటుంది ఇది తక్కువ సున్నిత షియర్తో ఉంటుంది కాబట్టి నేను ఒక కథను ఉపయోగించాను ఆసక్తిలేని తరగతికి లేదా మీకు పూర్తిగా ఆసక్తి లేని ఇంజనీర్లకు లిపిడ్లను పరిచయం చేసేటప్పుడు నేను వారికి చాలా విభిన్న అంశాలను చెప్పాను మరియు మీరు వాటిని కథ రూపంలో చెప్పినప్పుడు వారికి ఒక సందర్భం లభిస్తుంది వాటికి ప్రాముఖ్యత లభిస్తుంది మరియు అందువల్ల లిపిడ్ ఒక ప్రాథమిక బయో అణువు అని ఇది నాలుగు వేర్వేరు వాటిలో ఒకటి అని వారు చాలా ప్రాథమిక అంశాలలో ఒకదాన్ని అర్థం చేసుకున్నారు కణాన్ని తయారుచేసే బయో అణువుల రకాలు మరియు మొదలగునవి తదుపరి ప్రశ్న ఏమిటంటే చాలా ఇంజనీరింగ్ కోర్సులు గణిత ఆధారమైనవి గణితం చాలా గణితం లోతైన గణిత కోర్సులలో కథను ఉపయోగించవచ్చా దీనికి సమాధానం అవును చాలా దృఢమైన అవును మరియు వాస్తవానికి మేము ఇంతకుముందు చేసిన కొన్ని విషయాలలో ఇప్పటికే చేసాము మీరు తిరిగి వెళ్లి తనిఖీ చేయవచ్చు మీకు మరింత స్పష్టత కావాలంటే నేను కోర్సులో ఎక్కడ మార్పిడి చేస్తున్నానో చూడండి లేదా నేను గణిత అంశాలను కథ రూపంలో ప్రదర్శిస్తున్నాను కథ అనేది విద్యార్థిని నిమగ్నం చేసే విషయం ఇదే కథ ద్వారా నేను చెప్పదల్చుకున్నది అందువల్ల ఉపన్యాసం దాని పూర్తి అర్థంలో మీరు వినడానికి నేను మాట్లాడటం మాత్రమే కాదు అభ్యాసాన్ని సులభతరం చేయడానికి చాలా మంచి మూల సాధనంగా పరిగణించవచ్చు అది సరిపోదు ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిభావంతులైన లెక్చరర్ కానందున మనం ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి రాబోయే ఉపన్యాసాలలో విషయాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూద్దాం ఈ ప్రత్యేక ఉపన్యాసం ఇంతటితో ముగిస్తున్నాను మేము తదుపరి కలుసుకున్నప్పుడు మేము విషయాలు ముందుకు తీసుకువెళతాము మళ్ళి కలుద్దాం